కాపీరైట్ కాపీరైట్ అనేది ఒక ఒరిజినల్ సృజనాత్మక 'పని' యొక్క తదుపరి కాపీలు చేసే హక్కుగా భావించవచ్చు కాబట్టి ఒక వ్యక్తికి మరింత కాపీలు చేసే హక్కు ఉందని మనం అన్నప్పుడు అది ఒక మాధ్యమం ఉనికిని సూచిస్తుంది ఇప్పుడు ఆ కాపీని మాధ్యమంలో తయారు చేయడం గురించి మనం ఆలోచించవచ్చు లేదా ఒక మాధ్యమం ద్వారా ఆ కాపీ ప్రసారం చేయబడుతుందని మనం అనుకోవచ్చు దీన్ని కాపీలు చేసే హక్కు అంటారు రచనలు అనే పనికి కాపీరైట్ ఇస్తారు ఇక్కడ పని అనేది ఒక రకమైన మేధో లేదా సృజనాత్మక ప్రయత్నం నుండి వచ్చిన ఉత్పత్తులుగా నిర్వచించబడిందని మనం అర్ధం చేసుకోవాలి కాబట్టి కాపీరైట్ అంటే ఏమిటి కాపీరైట్ అనేది చట్టం ద్వారా ఇవ్వబడిన ఒక ప్రత్యేకమైన హక్కు ఇది చట్టం ద్వారా మంజూరు చేయబడిన ఇతర మేధో సంపత్తి హక్కుల మాదిరిగానే కొంత కాలం ఉనికిలో ఉంటుంది కాబట్టి కాపీరైట్ పరిమిత జీవిత మేధో సంపత్తి యొక్క వర్గంలోకి వస్తుంది ఈ భావన మన రాబోయే ఉపన్యాసాలలో చూద్దాం ఇప్పుడు కాపీరైట్ ఎవరికి ఉంటుంది కాపీరైట్ అనేది రచయితలు స్వరకర్తలు కళాకారులు లేదా కళాత్మక సాహిత్య నాటకీయ లేదా సృజనాత్మక రచనల యొక్క సృష్టికర్తలకు ఉంటుంది సృష్టించే వ్యక్తులు లేదా సృజనాత్మక పనితో ముందుకు వచ్చిన వారు కాపీరైట్ యజమానులు కావచ్చు ఇది వారి తరపున వ్యవహరించే వ్యక్తులకు లకు కూడా ఇవ్వవచ్చు కాబట్టి ఒక రచయిత ఒక పుస్తకాన్ని వ్రాసి ప్రచురణకర్తకు హక్కులు ఇస్తాడు కాబట్టి ప్రచురణకర్త కాపీరైట్ యజమాని అవుతాడు ఈ హక్కు ఒరిజినల్ రచన యొక్క కాపీలను ముద్రించడం ప్రచురించడం అమ్మడం వంటి వాటికి వర్తిస్తుంది ఈ సృజనాత్మక రచనకు ఒక రకమైన మాధ్యమం అవసరం కాబట్టి పని అంటే రచన అని కాపీ అంటే ఆ రచనని కాపీ చేయగలిగే అవకాశo ఉండడమని మనం చూస్తాం కాపీరైట్ యొక్క పరిధిని అర్థం చేసుకోవడానికి ఈ రెండు అంశాలు ముఖ్యమైనవి దీని వలన మీరు మరిన్ని కాపీలు చేయగలరు మరియు దీంట్లో సృజనాత్మకత ఉంటుంది సాహిత్య లేదా కళాత్మక రచనలలో కాపీలు లేదా కాపీ చేసే హక్కు ఉంది ఇది చిత్రాలలో సౌండ్ రికార్డింగ్లలో కూడా ఉంది ఇప్పుడు దీని ద్వారా మనం సాహిత్యం లేదా కళాత్మక రచన అయితే కాపీలు చేసే హక్కును సూచిస్తాం ప్రసారం చేసే హక్కును మరియు కాపీలను విక్రయించే హక్కును కూడా సూచిస్తాం దానితోనే కాపీ చేసుకునే హక్కు పోదు ఎందుకంటే మనం ఈ కాపీలను ఎందుకు తయారుచేస్తామంటే లాభం కోసం కాబట్టి ఇలా లాభం కోసం ఇతరులకు ఒక సృజనాత్మక పనిని అందివ్వడాన్ని లైసెన్స్ ఇవ్వడం లేదా అమ్మడం అంటారు కాబట్టి కాపీరైట్ చేసిన పనిని అమ్మడం వలన సృష్టికర్తకు వేతనం లభిస్తుంది అదేవిధంగా కాపీరైట్ చేసిన పని యొక్క లైసెన్స్ పొందిన కాపీరైట్ హక్కుదారుడు లాభం లేదా వేతనం పొందవచ్చు దాన్నే వేరే వ్యక్తి అన్యాయంగా వాడుకుంటే దానినే దోపిడీ అంటారు కాబట్టి కాపీ చేసే హక్కు చట్టం ద్వారా ఇవ్వడానికి ప్రాథమిక కారణం యజమానులు వారి పనిని దోపిడీ చేయడానికి అనుమతించడమే ఉదాహరణకు ఒక వ్యక్తి పుస్తకాన్ని ప్రచురించినప్పుడు అతను తన పుస్తకంపై కాపీరైట్ దావాను జతచేసే చర్య ద్వారా పుస్తకానికి కాపీరైట్ యజమాని అవుతాడు అతను కాపీరైట్ చిహ్నాన్ని ఒక సర్కిల్లో చిన్న 'c' గా © ఉంచుతాడు మరియు రచయిత పేరు ఆ పుస్తకం ప్రచురించబడిన సంవత్సరం కూడా అక్కడ ఉంటుంది దీన్నే మనం కాపీరైట్ నోటీసు అని పిలుస్తాము ఇది దాదాపు ప్రతి పుస్తకంలో మీరు కనుగొంటారు కాపీరైట్ యజమానిగా రచయిత పేరు గానీ లేదా ప్రచురణకర్త పేరు గానీ ఉంటుంది కాబట్టి ప్రచురణకర్త కాపీరైట్ యజమాని అయినప్పుడు రచయిత పుస్తకాన్ని వ్రాసినప్పుడు మరియు కాపీరైట్ను ప్రచురణకర్తకు లేదా ప్రచురణకర్తకు కేటాయించిన సందర్భంలో పుస్తకాన్ని వ్రాసిన తన ఉద్యోగంలో వ్యక్తుల బృందాన్ని కలిగి ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి అప్పుడు కాపీరైట్ నోటీసులో ప్రచురణకర్తల పేరు ఉంటుంది కాబట్టి కాపీరైట్ అనేది మీరు సృష్టించగల మేధోసంపత్తి యొక్క సులభమైన రూపం ఎందుకంటే కాపీరైట్ అనేది ఏదైనా సాహిత్య రచనసృష్టికి ఉంటుంది లేదా మీ స్నేహితుడికి మీరు వ్రాసే లేఖకు ఉంటుంది లేదా మీరు మీ సహోద్యోగికి పంపిన ఈ మెయిల్ కు కూడా ఉంటుంది ఇప్పుడు ఏదైనా వ్రాతపూర్వక రచనను సాహిత్య రచనగా పిలవ వచ్చు మనం సృష్టించగలిగే సులభమైన విషయాలలో సాహిత్య రచన ఒకటి అక్షరాస్యత ఉన్న ప్రతి వ్యక్తి సాహిత్య రచనను సృష్టించగలడు ఇప్పుడు సాహిత్య రచన విలువ కలిగి ఉండాల్సిన అవసరం లేదు ఒక రచన యొక్క సాహిత్య యోగ్యతతో సంబంధం లేదు ఇది సృష్టించబడినంతవరకు ఇది అసలైనది మరియు ఇది ఒక రచనగా అర్హత గల రచయితకు ఆపాదించబడింది కాబట్టి మీరు పంపిన ఒక SMS లేదా వచన సందేశం ఒక సాహిత్య రచన మీరు మీ సహోద్యోగికి పంపిన ఈ మెయిల్ ఒక సాహిత్య రచన కాబట్టి కాపీరైట్ అనేది మేధో సంపత్తి హక్కులలో సృష్టించగల సులభమైన హక్కు దీన్ని మీరు మీ స్వంతంగా సృష్టించవచ్చు ఏ అక్షరాస్యుడైనా కొన్ని పంక్తులను రాయ వచ్చు ఇది కాపీరైట్కు ముఖ్యమైన విషయంగా మారుతుంది ఇది స్వంతం చేసుకోవడం సులభం ఎందుకంటే కాపీరైట్ను పేటెంట్ లు లేదా ట్రేడ్మార్క్ల లాగా కార్యాలయాలలో దాఖలు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది సృష్టికర్తకు వెంటనే లబించే హక్కు యాజమాన్యం యొక్క హక్కుని ప్రదర్శించడానికి ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఒక రచయిత తన పుస్తకంలో ఉంచగల కాపీరైట్ నోటీసు కాపీరైట్ నోటీసు లేదా యాజమాన్యం యొక్క నోటీసుగా అర్హత పొందుతుంది ఇప్పుడు ఈ హక్కు ఎందుకు ఉనికిలో ఉంది పని యొక్క రచయితలకు మరియు సృష్టికర్తలకు వారి పనిని ఉపయోగించి వాణిజ్యపరంగా డబ్బు సంపాదించడానికి ఈ హక్కు ఉంది ఈ హక్కు ఉండడం వల్ల ఏమి జరుగుతుంది అంటే ఒక రచయిత తన పుస్తకాన్ని వ్రాస్తాడు మరియు ఆ పుస్తకం డూప్లికేట్ మార్కెట్లో వస్తే అతను ఆర్దికంగా నష్టపోతాడు దాన్నే హక్కును ఉల్లంఘించడం అంటారు కాపీరైట్ ఉల్లంఘన అంటే అనుమతి లేకుండా వాడుకోవడం అని అర్ధం ఎవరో ఒక వ్యక్తి ఒక నాటక పుస్తకం నుండి కాపీలను తయారు చేయవచ్చు లేదా అనుమతి లేకుండా ఆ పుస్తకాన్ని అనువదించవచ్చు ఇలాంటి చర్యలను ఏదైనా చేయ వచ్చు కాపీరైట్ యజమాని అనుమతి లేకుండా ఎవరైనా ఒక వ్యక్తి అలా చేస్తే కాపీరైట్ చట్టం ప్రకారం రక్షించబడుతుంది అప్పుడు మేము దానిని ఉల్లంఘన అని పిలుస్తాము ఉల్లంఘన యొక్క ఉపశమనం ఉల్లంఘించినవారికి వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులను పొందడం మరియు ఉల్లంఘన కార్యకలాపాలను ఆపడం లేదా ఉల్లంఘన వలన కలిగే నష్టానికి పరిహారం పొందడం కాపీరైట్ హక్కులో కూడా కొన్ని మినహాయింపులు మరియు పరిమితులు ఉన్నాయి కాపీరైట్ వాడకానికి కొన్ని మినహాయింపులు మరియు పరిమితులు ఉన్నాయి ఇప్పుడు సరసమైన ఉపయోగం లేదా సరసమైన వ్యవహారం అనేది కాపీరైట్ చేసిన పనిని ఉపయోగించడానికి ప్రజలను అనుమతించే మినహాయింపు ఉదాహరణకు కాపీరైట్ ఉన్న పుస్తకాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి కొన్ని పేజీలు లేదా కొన్ని పేరాగ్రాఫ్లు కాపీ చేయాలనుకుంటే ఆ కాపీ చేయడం సాంకేతికంగా ఉల్లంఘన అయినా అవి కొన్ని పేరాగ్రాఫులు లేదా కొన్ని పేజీలే కాబట్టి సరసమైన ఉపయోగం కింద అనుమతించబడతాయి ఉదాహరణకు ఇది వ్యక్తిగత ఉపయోగం కోసం అయితే కొన్ని పేజీలను కాపీ చేయడానికి చట్టం మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి ఇది అనుమతించబడిన విషయం లేదా విద్యార్థులకు విద్యను బోధించడానికి లేదా అందించడానికి విద్య యొక్క ప్రయోజనం కోసం అనుమతించబడినది కాపీరైట్ చేసిన రచనని గ్రంథాలయంలో ఉంచితే దాన్ని ఆ గ్రంథాలయ సభ్యులు వాడుకుంటారు అదీ ఒప్పుకోదగిందే న్యాయమైన ఉపయోగం లేదా సరసమైన వ్యవహారం అనేది కాపీరైట్ హక్కుదారు యొక్క హక్కు నుండి మినహాయింపుగా భావించబడుతుంది కాపీరైట్ ఒరిజినల్ రచనలలో ఉంటుంది ఇప్పుడు కాపీరైట్లో ఒరిజినాలిటి అవసరం ఇది సాహిత్య నాటకీయ సంగీత లేదా కళాత్మక పని విషయాలలో తప్పక ఉండాలి అయితే ధ్వని రికార్డింగ్లు ప్రసార సాధనాల ఏర్పాట్ల విషయానికి వస్తే వీటికి ఒరిజినాలిటి అవసరం లేదు ఇప్పుడు ఇది ఎలా ఉద్భవించిందో మరియు పేటెంట్ చట్టం యొక్క ఒరిజినాలిటికి భిన్నంగా ఉండే ఈ ఒరిజినాలిటి ఏమిటో మనం చూద్దాం పేటెంట్ చట్టంలో 'ఒరిజినాలిటీ' అనే పదాన్ని వాడం ఆవిష్కరణలో నూతనత్వం ఉండాలి అంటాం ఈ నూతనత్వం అనేది ఇదివరకే ఉన్న ఆవిష్కరణ కన్నా ఎక్కువగా ఊహించి ముందుకు తీసుకువెళ్ళిన జ్ఞానం కాపీరైట్ చట్టంలో 'ఒరిజినాలిటీ' అని పదo ఇది రచయిత సృజనాత్మక ఆలోచనలలో నుండి ఉద్భవించిందనే అర్థంలో ప్రత్యేకమైనది కాబట్టి ఒక రచనను అసలైనదిగా పరిగణించాలంటే అది ఒక రచయిత ఆలోచనల నుండి ఉద్భవించింది అని చూపించాల్సిన అవసరం ఉంది మరియు ఇది రచయితల మేధో సృష్టి అయి ఉండాలి కాబట్టి ఈ రెండు విషయాలు ఒకటి అది రచయిత నుండి ఉద్భవించింది మరియు ఇది అతని లేదా ఆమె మేధోపరమైన సృష్టి ఒక రచన అసలు రచన అని చూపించడానికి అవసరమైనవి కాబట్టి కాపీరైట్ చట్టంలో ఈ అవసరం సులభంగా సంతృప్తి చెందుతుంది వాస్తవానికి ఈ రచనలో 'ఒరిజినాలిటీ' ఉందా లేదా అని ఏ సంస్థ లేదా కార్యాలయం కాపీరైట్ ఇచ్చే ముందు పరీక్షించదు కాపీరైట్లు సృష్టించబడినవి అనే వాస్తవం ద్వారా మాత్రమే మంజూరు చేయబడతాయి వాటి ఉల్లంఘన ఉన్నప్పుడు మాత్రమే వీటి 'ఒరిజినాలిటీ'పై వాస్తవిక ప్రశ్నలు తలెత్తుతాయి అప్పుడు కాపీరైట్కు సవాళ్లు ఎదురవుతాయి కాబట్టి 'ఒరిజినాలిటీ'ను నిర్ణయించడంలో నాణ్యత సమస్య కాదు ఉదాహరణకు రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వానికి కాపీరైట్ ఉంది అదేవిధంగా పాఠశాల పిల్లవాడు రాసిన కవితలకు కూడా ఇలాంటి కాపీరైట్ రక్షణ ఉంటుంది కాబట్టి కాపీరైట్ పాలనా వ్యవస్థ అనేది రచన యొక్క నాణ్యతను పరిశీలించదు రచనపై రక్షణ దాని నాణ్యతపై ఆధారపడి ఉండదు అప్పుడు కోర్ట్లు మరియు న్యాయమూర్తులు కళా విమర్శకుల వలే వ్యవహరించే ఒక అన్యాయమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది అంటే వారికి ఇప్పుడు ఒక కళాత్మక రచన యొక్క యోగ్యతను నిర్ధారించే హక్కు ఇవ్వబడుతుంది మనకు ఆ సంప్రదాయం లేదు ఒక రచన హక్కులు ఉల్లంఘించబడుతున్నాయా లేదా అనే విషయాలను మాత్రమే కోర్టులు పరిశీలిస్తాయి అంతే గానీ కాపీరైట్ వివాదాలను నిర్ణయించేటప్పుడు కోర్టు ఆ రచన యొక్క నాణ్యతను పరిశీలించదు కాబట్టి మనం అనుకున్నట్లుగా ఈ ఒరిజినాలిటీ అనేది సౌండ్ రికార్డింగ్స్ ప్రసారం టైపోగ్రాఫికల్ ఏర్పాట్లపై పడదు వీటిని ఉత్పన్న రచనలు అని పిలుస్తారు ఎందుకంటే సౌండ్ రికార్డింగ్ ప్రసారం మరియు టైపోగ్రాఫికల్ ఏర్పాట్లు ఇప్పటికే ఉన్న ఇతర సాహిత్య నాటకీయ సంగీత లేదా కళాత్మక రచనల నుండి వచ్చి ఉండవచ్చు కాబట్టి అవి ఉత్పన్న రచనలుగా పరిగణించబడుతున్నందున ఉత్పన్న రచనలు అసలైనవి కానవసరం లేదు ప్రసారం చేసినప్పుడు ప్రతి ప్రసారానికి ప్రత్యేక కాపీరైట్ ఉంటుంది ఉదాహరణకు ఒక 'లైవ్' ప్రసారం చేయబడితే దానిపై కాపీరైట్ ఉంటుంది మరియు మరుసటి రోజు దాన్ని మళ్ళీ ప్రసారం చేస్తే దానిపై ప్రత్యేక కాపీరైట్ ఉంటుంది అలాగే పదిహేడు ఎడిషన్లు ఉన్న ఒక పుస్తకానికి పదిహేడు కాపీరైట్లు ఉంటాయి కాని సినిమాలు సౌండ్ రికార్డింగ్ మరియు ఒకరకమైన ప్రసారాన్ని కలిగి ఉన్నప్పటికీ ఒరిజినల్గా పరిగణించబడతాయి ఇప్పుడు వాటిని కాపీరైట్ చట్టం యొక్క పరిణామ క్రమలో ఒరిజినల్ రచనలుగా పరిగణిస్తారు ఎందుకంటే అవి ఒరిజినల్ రచనలుగా సృష్టించబడతాయి కాపీరైట్ యొక్క పరిధి కాపీకి మించి విస్తరించింది ఇది సాహిత్య రచనల అనువాదం వరకు విస్తరించవచ్చు ఇది ప్రజా ప్రదర్శనలకు విస్తరించవచ్చు ఉదాహరణకు కాపీరైట్ చేసిన నాటకం ఉంటే దానిలో ప్రజా ప్రదర్శనలను కూడా కాపీరైట్ పరిధిలోకి తీసుకు రావచ్చు ఇది సాంకేతిక పరిణామాలను కూడా కవర్ చేస్తుంది ఉదాహరణకు ఒక వేదికపై జరిగే నాటకాన్ని ప్రసారం చేయడం లేదా కంప్యూటర్ లేదా ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్లో ఒక సాహిత్య రచన గురించి సమాచారాన్ని నిల్వ చేయడం లేదా వెబ్సైట్లో ఒక రచనను పెట్టడం ఈ విషయాలన్నీ కాపీరైట్ పరిధిలోనికి వచ్చే పనులు కళాత్మక సృష్టికి సంబంధించి అవి అతివ్యాప్తి హక్కులు అవ్వ వచ్చు ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఒక ఆవిష్కరణను కనుగొంటే పేటెంట్ చట్టం మొదటిసారి దాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరో చూడటం ద్వారా ఆ ఆవిష్కరణకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరిస్తుంది కాబట్టి 'నిజమైన మరియు మొదటి ఆవిష్కర్త' అని పిలువబడే ఒక భావనను రూపొందించడం ద్వారా మరియు పేటెంట్ కార్యాలయాన్ని సంప్రదించే పద్ధతిని రూపొందించడం ద్వారా ఈ ఆవిష్కరణకు సంబంధించిన వివాదం పరిష్కరిస్తారు దీన్నే 'మొదటి ఫైల్ సూత్రం' అని పిలుస్తారు కాబట్టి ఈ ఆవిష్కరణను మొదట ఎవరు కనుగొన్నారనే దానితో సంబంధం లేకుండా పేటెంట్ కార్యాలయాన్ని మొదట సంప్రదించిన వ్యక్తికి ఆవిష్కరణ లభిస్తుంది కాబట్టి పేటెంట్ చట్టంలో ఈ విధంగా ప్రాధాన్యత నిర్ణయించబడుతుంది అంటే ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఒకే సమయంలో ఒక ఆవిష్కరణతో ముందుకు వస్తే మొదట పేటెంట్ కార్యాలయాన్ని సంప్రదించిన వ్యక్తి ఆ ఆవిష్కరణపై యాజమాన్యాన్ని పొందుతారు కాపీరైట్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది మీరు ఏకకాలంలో అనేక రకాల సృజనాత్మక పనులు కలిగి ఉంటారు ఇలాంటి పనులపై మీకు అతివ్యాప్తి హక్కులు ఉండవచ్చు ఉదాహరణకు ఇద్దరు ఫోటోగ్రాఫర్లు ఒకే సమయంలో చంద్రుని ఫోటో తీస్తారు మరియు వారి ఛాయాచిత్రాలు ఒకేలాంటి పరికరాలను ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తాయి మరియు వారు ఒకరికొకరు తెలియకుండానే మరియు అదే సమయంలో ఛాయాచిత్రాన్ని ఒకే ప్రదేశం నుండి షూట్ చేశారని అనుకుందాం కాపీరైట్ చట్టంలో వారిద్దరికి వేర్వేరు కాపీరైట్లు ఉంటాయి పేటెంట్ చట్టంలో లాగా ఇక్కడ ఒక పని ముందస్తు పనిగా నమోదు చేయబడదు అయితే ఈ రెండు రచనలు ఏకకాల సృష్టిగా ఉంటాయి కాబట్టి పేటెంట్ చట్టంలో లాగా సృజనాత్మక రచనలకు సంబంధించి కాపీరైట్ చట్టంలో ప్రాధాన్యత సమస్య లేదు అంతే కాక అది రిజిస్ట్రేషన్ మీద ఆధారపడనందున మీరు దానిని సృష్టించడం ద్వారా లేదా ప్రపంచానికి తెలియజేయడానికి కాపీరైట్ నోటీసును జోడించడం ద్వారా కాపీరైట్ను సృష్టించవచ్చు పేటెంట్ చట్టంలో లాగా కాపీరైట్ కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు మీరు కార్పొరేట్ చట్టంలో ఏకకాలంలో సృష్టిని కలిగి ఉండవచ్చు మరియు ఇలాంటి సృష్టిపై మీకు అతివ్యాప్తి లేదా ఏకకాల హక్కులు ఉండవచ్చు కాపీరైట్ యొక్క పరిధి ఆలోచన యొక్క వ్యక్తీకరణలను మాత్రమే రక్షిస్తుంది మరియు ఇది ఆలోచనలను రక్షించదు కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇది ఒక ముఖ్య సూత్రం దీనిని కార్పొరేట్ చట్టంలో ఆలోచన వ్యక్తీకరణ డైకోటోమి అంటారు ఇప్పుడు ఆలోచనలు ఉండవచ్చని ఇది మనకు చెబుతుంది కాని కాపీరైట్ యొక్క పరిధి ఆలోచన యొక్క వ్యక్తీకరణల రక్షణ మాత్రమే ఇది ఒక ముఖ్యమైన విషయం ఎందుకంటే మీరు వివిధ రకాలైన నవలలను పరిశీలిస్తే ఉదాహరణకు 'హత్య రహస్యం' అనే ఒక థీమ్ ను తీసుకుంటే దాదాపు అన్ని హత్య రహస్యాలు ఒకే రకమైన ఇతివృత్తాన్ని కలిగి ఉంటాయి ఒక సంఘటన జరుగుతుంది ఆ హత్య ఎవరు చేశారనే దానిపై మీకొక సందేహం ఉంది మరియు ఒక పరిశోధకుడు వస్తాడు మరియు అన్ని చోట్ల ఆధారాలు ఎక్కువగా తప్పుదారి పట్టించేవి ఉంటాయి చివరికి అసలు మనం ఊహించని వ్యక్తి ఆ హత్యకు పాల్పడినట్లు చూపిస్తారు సాదారణంగా ప్రతీ నవల థీమ్ అలాంటిదే అగాథ క్రిస్టీ ఇలాంటి నవలలు రాయడం మనకు తెలుసు మరియు దాదాపు ఆమె రచనలు అన్ని పూర్తిగా భిన్నంగా ఉంటాయి అయితే అవన్నీ ఒకే రకమైన రచనలు కాబట్టి ఆలోచనల రక్షణ కాపీరైట్ యొక్క పరిధి అయితే కాపీరైట్ చట్టం మొదటి హత్య రహస్యాన్ని మాత్రమే అనుమతిస్తుంది ఎందుకంటే ఇది ఒక పరిశోధకుడిచే పరిష్కరించబడిన ఒక హత్య యొక్క ఆలోచన అది రక్షించబడింది అప్పుడు అదే శైలిలో ఇంకొక నవల రాకూడదు కాబట్టి ఆలోచనలను ఈ చట్టం రక్షించదు ఆలోచనల వ్యక్తీకరణ పద్ధతిని ఇది రక్షిస్తుంది అంటే వివిధ రచయితలు రాసిన 'హత్య రహస్యాల' నవలలలో వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు పాత్రలతో మరియు విభిన్న మార్గాలతో పరిష్కరించగల వివిధ రకాలైన హత్య రహస్యాలు ఉండి ఉండవచ్చు కాబట్టి ఈ హక్కు యొక్క పరిధి ఆలోచనలపై కాదు వ్యక్తీకరణపై ఉందని అర్థం చేసుకోవాలి ఇది ఒక ముఖ్యమైన వ్యత్యాసం భావాల రక్షణ కాకుండా వ్యక్తీకరణ రక్షణ చేయడం వల్ల కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి ఎవరికో ఒక క్విజ్ పోటీకి సంబంధించి ఒక ఆలోచన వస్తుంది మరియు దాన్ని టెలివిజన్లో ప్రసారం చేయదగిన క్విజ్ పోటీగా ఇప్పుడు ఈ రచయిత రూపొందించారు క్విజ్ పోటీ యొక్క అన్ని వివరాలను అతను తయారు చేస్తాడు ఈ క్విజ్ ఎలా నిర్వహించాలో ఎన్ని రౌండ్లు ఉంచాలో సమాధానాలతో రావడానికి వారికి ఆప్షన్లు ఎలా ఇవ్వాలో వాటిని వారు ఎంచుకోవడం ఎలాగో లాంటి విషయాలన్నీ అతనే నిర్ణయిస్తాడు ఇది ఇప్పటికీ ఆలోచన అనే దశలో ఉంది ఎందుకంటే అది ఒక ఉత్పత్తి కాదు ఎవరైనా క్విజ్ పోటీని నిర్వహించాలి టీవీ ఛానెళ్లలో ప్రసారం చేయాలి ప్రజలు పాల్గొనేటట్లు చేయాలి మరియు దానిని ఒక కార్యక్రమంగా మార్చవచ్చు ఎందుకంటే కాపీరైట్ ఆలోచనలను రక్షించదు ఈ చట్టం క్విజింగ్ ఈవెంట్ యొక్క భావన లేదా ఆలోచనను రక్షించదు చట్టం భావ వ్యక్తీకరణను మాత్రమే రక్షిస్తుంది కాల పరిమితి మరియు విషయం కాపీరైట్ యొక్క కాలపరిమితి పరిమితo అది కాపీరైట్ రచయిత జీవిత కాలంతో పాటు 60 సంవత్సరాలు భారతదేశంలో కాపీరైట్ యజమాని సాధారణంగా సృష్టికర్తరచయిత లేదా కొన్ని సందర్భాల్లో అది యజమాని కావచ్చు మనం ఉద్యోగం చేస్తున్న కంపెనీ లో ఉన్న ఉద్యోగ నిబంధనలను బట్టి అది ఉంటుంది ఆ హక్కులు ఆ విధంగా యజమానికి ఆపాదించవచ్చు ఇప్పుడు కాపీరైట్లను వేరే వారికి కూడా కేటాయించవచ్చు ఇది ఒక వ్యక్తి నుండి తన సంతానానికి వీలునామా ద్వారా కేటాయించవచ్చు వ్యక్తి సజీవంగా ఉన్నప్పుడు లైసెన్స్ ల ద్వారా కూడా దానిని కేటాయించవచ్చు కాపీరైట్లో ఉన్న కొన్ని నైతిక హక్కులు కూడా ఉన్నాయి కాపీరైట్ ఎక్కువగా ఇతరులను కాపీ చేయకుండా నిరోధించడానికి కాపీరైట్ చేసిన పనిని ప్రసారం చేయకుండా లేదా విక్రయించకుండా నిరోధించడానికి హక్కు అని మనం తెలుసుకున్నాం కాని కాపీరైట్లో కొన్ని నైతిక హక్కులు ఉన్నాయి రచయితగా గుర్తించబడే హక్కు ఒక నైతిక హక్కు మరియు ఈ రచనని ఎవరైనా అవమానకరంగా వాడుకుంటే అభ్యంతరం చెప్పే హక్కు రచయితకు ఉన్న ఒక నైతిక హక్కు ఇప్పుడు పేటెంట్ చట్టం ప్రకారం ఆవిష్కర్తగా పేర్కొనబడే హక్కు ఉంటుంది ఒక ఆవిష్కర్త అయిన వ్యక్తి అతను ఆ ఆవిష్కరణ యజమాని కాకపోయినా అతని పేరును ఆవిష్కర్తగా ప్రస్తావించాల్సిందే అతను ఆ ఆవిష్కరణను ఆ కంపెనీ ఉద్యోగిగా సృష్టించాడని చెప్పాడు కాబట్టి అతను ఆవిష్కరణ యజమాని కాదు లేదా అతను ఆవిష్కరణను సృష్టించాడు మరియు ఆవిష్కరణను మరొక వ్యక్తికి అప్పగించాడు అతను యజమానిగా గుర్తించబడదు కానీ అది యజమానిగా గుర్తిoచబడక పోయినా అతనికి ఆ ఆవిష్కరణకు ఆవిష్కర్తగా గుర్తించబడే హక్కు ఉంది అదేవిధంగా రచనను సృష్టించిన రచయిత కాపీరైట్ యజమాని కాకపోయినా రచయితగా గుర్తించబడే హక్కు ఉంది మరో మాటలో చెప్పాలంటే అసైన్మెంట్ ద్వారా మాత్రమే ఆ కాపీరైట్ మరొక వ్యక్తికి ఇవ్వబడింది లేదా ఈ పనిని మరొక వ్యక్తికి కిరాయికి చేసి ఇచ్చారు లేదా ఒక వ్యక్తి మరొక వ్యక్తి కోసం దీనిని సృష్టించాడు కాబట్టి మీరు రచయితల పేరును ఇప్పటికీ పేర్కొనవలసిందే ఇది రచయిత హక్కు కాపీరైట్ చేసిన పనిని ఎవరన్నా తప్పుగా వాడితే ఏమౌతుంది సాంప్రదాయకంగా ఉపశమనం 'పరువు నష్టం' చట్టంలో ఉంటుంది ఈ చట్టంలో మీరు పరువు నష్టం కోసం కేసు పెట్టవచ్చు ఇప్పుడు కాపీరైట్ పాలనలో నైతిక హక్కులు గుర్తించబడినందున అతని నైతిక హక్కుల యొక్క చొరబాటుకు వ్యతిరేకంగా రచయిత చర్య తీసుకోవచ్చు మళ్ళీ కాపీరైట్ యొక్క విలువ దాని మేధో యోగ్యతపై ఆధారపడి ఉండదు మీరు బిల్లులు కూపన్లు టెలిఫోన్ డైరెక్టరీల డేటాబేస్లపై కూడా కాపీరైట్ కలిగి ఉండవచ్చు అయితే కాపీరైట్ చేసిన పనిని పెట్టుబడిగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ రచనల సృష్టి చేయాలంటే సమయం మరియు ప్రయత్నం ఉంటుంది కాబట్టి కాపీరైట్ చేసిన రచనలు విలువను కలిగి ఉన్న రచనలను రక్షించవచ్చని భావిస్తున్నారు మరియు విలువను పెట్టుబడిగా పరిగణిస్తారు మరియు మేధో సంపత్తి సృజనాత్మక రచనలలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహకాలను ఇస్తుందని మనం తెలుసుకోవాలి మరియు ముట్టుకోలేని ఆస్తులలో సృష్టి జరుగుతుందని మనం ఇంతకు ముందే చూసాం